ప్రియమైన పాల్గొనేవారికి సమాచార మార్పిడి యొక్క అంశాలను సాంప్రదాయకంగా దాని అధ్యయనాలతో ముడిపడి ఉన్నాయీ సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఇంటర్ఫేస్తో సమాచార మార్పిడిలో ఈ అధ్యయనాలు మరియు పరిశోధనలు చేపట్టినప్పుడు వారు దానికి భిన్నమైన ప్రతిస్పందనలను పొందుతారు ఒక వైపు ఇది స్థిరమైన పరిశోధనా కార్యక్రమాలకు దారితీసింది మరియు అదే సమయంలో ఇది మీడియా ప్రజలను కూడా ఆకర్షించింది ఫలితంగా వివిధ ప్రసిద్ధ వ్యక్తుల శరీర భాషను చూసే సాధారణ నిలువు వరుసలు మరియు అదే సమయంలో వృత్తిపరమైన పరిస్థితులు కూడా ఈ సుసంపన్నమైన అవగాహనతో ప్రభావితమయ్యాయి అందువల్ల క్రమంగా ఇది వృత్తిపరమైన పరిస్థితులలో వేర్వేరు మూల్యాంకన ప్రక్రియలలో తప్పనిసరి భాగంగా మారిందని మేము కనుగొన్నాము శరీర భాష యొక్క సాంప్రదాయిక అవగాహన మనకు వ్యక్తిగతీకరణను అందించడానికి ఉపయోగించబడుతుంది మనం ఒక వ్యక్తిని చూడవచ్చు మరియు వేర్వేరు కైనెసిక్స్ వాడకం మొదలైన వాటి ఆధారంగా మనం ఒక నిర్దిష్ట అభిప్రాయాన్ని ఏర్పరుస్తాము ఏదేమైనా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం ప్రారంభించినప్పుడు మరియు కృత్రిమ మేధస్సు ఉనికితో సంబంధిత రంగాలలో అపూర్వమైన అభివృద్ధిని చూస్తున్నప్పుడు ఈ సాంప్రదాయిక వ్యక్తిగతీకరణ వాడుకలో లేదు అనేక విధాలుగా అనవసరంగా మారింది మరియు కంప్యూటర్ ఆధారంగా మరిన్ని వ్యూహాలను అభివృద్ధి చేయాల్సిన వ్యక్తిగా మెరుగుపరుస్తుంది డిజిటల్ మొదలైనవి అవి మన భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయని మరియు మన మనస్సును సూచిస్తాయని సాధారణంగా నమ్ముతారు మరియు ఈ సూచనలు ఏదైనా కమ్యూనికేషన్ ప్రక్రియపై మన అవగాహనను పూర్తి చేయడానికి ఉపయోగపడతాయి మరియు సరైన అభిప్రాయాన్ని రూపొందించడంలో కూడా ఇవి మనకు సహాయపడ్డాయి అభిప్రాయం పరంగా మరియు సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంలో ఇవి విలువైన సూచనలను అందించడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు డిజిటలైజ్డ్ ఊహించలేము మరియు శరీర భాషపై మన అవగాహనకు అదనపు కోణం ఇవ్వడం సహజమే డిజిటల్ విసుగు చెందుతున్నారా లేదా వారు నిరాశకు గురవుతున్నారో లేదో తెలుసుకోవడానికి ఇది మనకు సహాయపడింది కంప్యూటర్ సంకేతాలు ప్రత్యక్షంగా మరియు ప్రత్యేకంగా సంభాషణాత్మక సామాజిక విధులతో ముడిపడి ఉన్నాయి అలాంటి సూచనలు లేకపోవడం వల్ల క్రియాత్మక ప్రభావాలు జరగకుండా ఉంటాయి" అభివృద్ధి యొక్క ప్రారంభ దశలో సాంప్రదాయ అశాబ్దిక మరియు దాని అనుబంధ సామాజిక విధుల మధ్య ఒకదానికొకటి సుదూర సంబంధాన్ని పొందారు ఈ మూడు సిద్ధాంతాలను సూచించడానికి నేను ఇష్టపడతాను ఇది వారి నేపథ్యంలో విభిన్న ప్రతిస్పందనలను ప్రారంభించింది మొదటిది సామాజిక ఉనికి సిద్ధాంతం రెండవది సామాజిక సంపర్క పరికల్పన లేకపోవడం మరియు మూడవది మీడియా రిచ్నెస్ విశేషమైన మార్పు వచ్చినప్పుడు ప్రారంభించబడ్డాయి మనం ఆడియో మొదలైనవారు సూచించారు ముఖాముఖి కమ్యూనికేషన్ చెందుతారు మరియు సాంఘిక సందర్భం పాల్గొనేవారికి సాధారణ ప్రవర్తన ఏమిటో ఊహించడానికి మరియు తదనుగుణంగా నిర్వహించడానికి సహాయపడుతుంది ఈ సాంఘిక సందర్భం లేనప్పుడు పాల్గొనేవారు 1984 లో ప్రతిపాదించారు తరువాత వారు దానిని 1986 లో విస్తరించారు మనం సంప్రదాయబద్ధంగా వాటిని అర్థం చేసుకునేటప్పుడు కమ్యూనికేషన్ సిద్ధాంతం ఒక వ్యక్తి స్థాయిలో ఒక అవగాహనతో ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది 'బ్లాక్ బాక్స్' సిద్ధాంతాలలో ప్రతిబింబిస్తాయి ఈ సైద్ధాంతిక విధానాల ప్రకారం వినియోగదారులు అశాబ్దిక చూశాము కాని ఇప్పటికీ ఇది సాంస్కృతిక అవగాహనపై ఆధారపడింది సి ఎం సి చిహ్నాలు శరీర భాష సాంప్రదాయకంగా ఒకరు శరీర ప్రవర్తన ద్వారా బాహ్య సందేశాలను పంపుతారని నమ్ముతారు మరియు ఇంద్రియ జ్ఞానం బలం మరియు కమ్యూనికేషన్ అని భావించారు శరీర భాష యొక్క అవగాహన మన రీతులు మరియు వైఖరులు భావాలు మొదలైనవి ఇతర వ్యక్తి ఎలా గ్రహించగలవు అనుసంధానించబడి ఉన్నాయి అయితే మన శరీర భాష అంతర్గత సందేశాలను కూడా పంపుతుందని శాస్త్రీయ పరిశోధకులు ఇప్పుడు పేర్కొన్నారు ఇది ఇతర వ్యక్తులను ప్రభావితం చేయడానికి మాత్రమే కాకుండా మన స్వంత వైఖరిని ప్రభావితం చేయడానికి మరియు పునఃరూపకల్పన చేయడానికి కూడా ఉపయోగించవచ్చు ఉదాహరణకు మనం సానుకూల శరీర భాషను కొనసాగిస్తే క్రమంగా మన భావోద్వేగాలు సానుకూల మార్పును కలిగి ఉంటాయి ఈ శాస్త్రీయ పరిశోధన బలపడింది సాంప్రదాయిక అవగాహన శరీరానికి మరియు మెదడుకు మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉందని ఎల్లప్పుడూ నమ్ముతుంది ఈ సమయంలో మనం మళ్ళీ ఎన్ఎల్పి కూడా సూచించవచ్చు ఇది మనస్సు మరియు శరీరం ఒకటినొకటి ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై దృష్టి పెడుతుంది కంప్యూటర్ అని పిలుస్తారు ఎమోటికాన్లు వ్రాసే విషయం అరవడంతో సమానం శరీర భాష ఉన్న పద్ధతిలోనే డిజిటల్ సూచించారు ఇంటర్నెట్ నేటి సమాజంలో అవసరమైంది కాబట్టి డిజిటల్ లభ్యతను నొక్కాలని కోరుకునే వ్యక్తులు కాబట్టి క్రమంగా మనం కొనుగోలుదారు ప్రవర్తన గురించి డేటా యొక్క సృష్టి ప్రధానంగా అమ్మకందారులచే జరిగింది కాని అర్థాల సహాయంతో అతి త్వరలో ఇది మన జీవితంలోని ప్రతి ఇతర కోణాలలో ఉపయోగించడం ప్రారంభించిందని మేము కనుగొన్నాము మన డిజిటల్ మరియు దాని అవగాహన అర్ధవంతమైన ప్రచారాలు మరియు ప్రశ్నలకు కూడా దారితీస్తుంది నాలెడ్జ్ స్టార్మ్ మరియు మార్కెటింగ్ షెర్పా ఉపయోగిస్తున్నారు ఈ పరిశోధనలు 2007 సర్వే నుండి వచ్చాయి మరియు అప్పటి నుండి సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఉనికి మాత్రమే మెరుగుపరచబడిందని మేము కనుగొన్నాము కాబట్టి పరస్పర ప్రవర్తనపై మన అవగాహనలో సాంకేతికత యొక్క సమకాలీన ప్రభావాన్ని మనం ఊహించవచ్చు అందువల్ల డిజిటల్ పై మనకున్న అవగాహన కూడా అంతే ప్రత్యేకించి నేర్చుకోవడంపై దృష్టి కేంద్రీకరించిన మరియు మానవుల అభివృద్ధికి సంబంధించిన ఆ సంస్థలలో దాని అన్వయం పద్ధతులకు మారుతున్నాయని మేము కనుగొన్నాము ఇది సౌకర్యవంతంగా ఉంటుంది ఇది త్వరగా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది మరియు ఇది ఖర్చుతో కూడుకున్నది సాధారణంగా ఇది సామాన్యులకు అందుబాటులో ఉంటుంది ఏదేమైనా ముఖ్యంగా తరగతి గది పరిస్థితుల గురించి ఆందోళనలు తలెత్తాయి ఇక్కడ విద్యార్థుల ప్రవర్తన గురించి కంటి పరిచయం ప్రాక్సెమిక్స్ తక్కువ నిజ సమయ వొడంబడికకు దారితీయవచ్చు ఇది తరగతి గదిలో శరీర భాషకి అనుగుణంగా ఉపాధ్యాయుడి వైపు ఉన్న అవకాశాన్ని ప్రభావితం చేస్తుంది మరియు అవసరమైతే జోక్యం చేసుకోవాలని సూచిస్తుంది అదే సమయంలో మనకు సౌకర్యాల కొరత లేదా డిజిటల్ క్లుప్తంగా వివరించబడింది కాబట్టి మానవ శరీర భాష అంటే మనందరికీ తెలుసు తరచుగా ముఖాముఖి కమ్యూనికేషన్లో జట్లలో ఉన్నప్పుడు ఎక్కువ సమయం 80 శాతం వరకు మనం గదిలో లేము ఇది సరైనది మనం అర్థం చేసుకోవాలి ప్రజలను చదవగలిగే కొత్త సూచనలు మరియు సంకేతాలు ఏమిటి వారు ఇ మెయిల్ రాసినప్పుడు పంపినప్పుడు నిజంగా వాటి అర్థం ఏమిటో అర్థం చేసుకోవాలి ఒక నిర్దిష్ట సమయంలో మరియు డిజిటల్ సంభాషణలలో సంకేతాలలో దాచిన కొత్త సూచనలు అవి అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి ఆ సమయంలో ఇ మెయిల్ యొక్క సమయం ఎవరో ఎందుకు చెప్పారు అవును లేదా ఒక సీఈఓ తరచుగా మరొక వ్యక్తి ఏమి చెబుతున్నాడో మనకుకు తెలుసు అని మనం అనుకుంటాము కానీ మనం వాస్తవానికి డేటాలో చూసినది ఏమిటంటే ఆ వ్యక్తి నిజంగా అర్థం చేసుకున్న దానిపై అపార్థం ఆందోళన మరియు గందరగోళం చాలా ఉన్నాయి ఎందుకంటే మనకు మానవ శరీర భాషలో ఉపయోగించే తదేకంగా చూసే కన్ను సమ్మతి వణుకు యొక్క సందర్భం లేదు కాబట్టి ప్రజలు తమ సొంత డిజిటల్ ను తెలివిగా ఉపయోగిచుకోవడానికి వారికి సహాయపడటానికి నాకు కొన్ని ఉత్తమ పద్ధతులు ఉన్నాయి మీరు నాకు ఒక ఉదాహరణ ఇవ్వగలరా వాస్తవానికి మొదటిది సంక్షిప్తత గందరగోళానికి కారణమవుతుంది తరచుగా మనం చిన్న జట్టు కోసం వెళ్తాము నేను బాగానే ఉంటాను లేదా నాకు ఇది పంపు కాని చాలా కథలలో నాకు ఇష్టమైన ఉదాహరణ ఒకటి సి ఎం ఎల్ తర్వాత వారు ఆమె సందర్భాన్ని నిజంగా చూడనందున వారు ఒక వారంలోనే ఒక పని ప్రవాహాన్ని సృష్టించారు మరియు ఆమెకు నిజంగా అవసరం లేని పని కోసం గంటలు గడిపారు కాబట్టి కొన్నిసార్లు మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం అనే దానిపై మనం నిజంగా స్పృహ కలిగి ఉండాలి నిజంగా స్పష్టంగా ఉండాలి నిజమైన నేటి ప్రపంచంలో క్రొత్త సంకేతాలు ఉన్నాయని మనం స్పృహలో ఉండాలి రెండవది టైమింగ్ ప్రతిదీ తరచుగా మనం చూసేది ఏమిటంటే మనం 24 7 అన్ని సమయాలలో స్పందించగలము కొంతమంది ప్రజలు దీనిని ఆశించారు కొంతమంది ప్రజలు దీనిని ఎప్పటికీ ఆశించరు మనం నిజంగా సమయం చుట్టూ అంచనాల గురించి భిన్నంగా ఆలోచించాలి గొప్ప విషయాలలో ఒకటి నా పరిశోధనలో నేను కనుగొన్నది ఏమిటంటే మీరు కొన్ని నిమిషాలలో లేదా సమావేశం జరిగిన ఒక గంటలోపు లేదా కొన్ని రోజుల తరువాత లేదా వారం తరువాత మీకు ధన్యవాదాల ఇ మెయిల్ లో నేను స్పష్టంగా ఉన్నానని మరియు తప్పుగా అర్ధం చేసుకోకుండా ఉండాలని నేను ఎలా నిర్ధారించుకోగలను డిజిటల్ వస్తున్నాయని మనకు అనిపిస్తుంది రియల్ టైమ్ డిటెక్టర్లు నుండి బహుళ వ్యక్తుల శరీర భంగిమలను మరియు కదలికలను నిజ సమయంలో అర్థం చేసుకోగలదు ప్రతి వ్యక్తి చేతులు మరియు వేళ్ళ భంగిమతో సహా వ్యక్తుల కదలికలు ట్రాక్ ఒక సమూహంలో వ్యక్తిగత వ్యక్తుల హావభావాలను చూడగలవు మరియు దానిపై గుర్తింపు పొందగలవు అనే ఈ ఆలోచన ఒక విప్లవాత్మక భావన పనోప్టిక్ స్టూడియో అనే పదాన్ని నిలుపుకోవడం ఆసక్తికరం పనోప్టికాన్ పాఠశాలలు ఆస్పత్రులు మరియు కర్మాగారాల రూపకల్పన మరియు దాని వెనుక ఉన్న ఆలోచన కోసం ఒక విప్లవాత్మక భావనగా ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యం పౌరులను నియంత్రించడానికి మధ్యయుగ హింస గదులు మరియు నేలమాళిగలకు భిన్నమైన ఒక వ్యవస్థ అవసరం పనోప్టికాన్ శక్తి మరియు జ్ఞాన జత యొక్క పద్ధతులు మరియు నియంత్రణ పద్ధతుల్లో ఒకటిగా పేర్కొనబడింది కాబట్టి ఫౌకాల్ట్ పాదముద్రలు అని పిలవబడే వాటిని నిరంతరం వదిలివేస్తాము మన డిజిటల్ కాదు ఏదైనా సాంకేతిక వనరుల వాడకంలోనూ సానుకూలంగా ఉండాలని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఉదాహరణకు మనం మన ట్విట్టర్ ఉనికిని ఇష్టాల ద్వారా అభిప్రాయాల వైవిధ్యానికి ఇతర వ్యక్తుల పట్ల గౌరవం చూపిస్తుందా లేదా అది ప్రతికూలమైనదా కాబట్టి నేటి సాంకేతిక ప్రపంచంలో డిజిటల్ తీసుకోవచ్చు ధన్యవాదాలు